ఇది పిసిబి మరియు దాని యొక్క బ్లాక్ లెవల్ స్కీమాటిక్స్ పనితీరు శక్తి నిల్వ చేసే విధానం మరియు దానిని ఎలా చదవగలను అనే విషయాలను నేను అర్థంచేసుకోవాలి నాన్ ఇన్వాసివ్ మార్గంలో బేరింగ్స్ యొక్క ఉష్ణోగ్రత ఆటోమొబైల్ డ్రైవర్ యొక్క డాష్బోర్డ్లో బ్యాటరీకి ఎటువంటి సహాయం లేకుండా కనిపిస్తుంది నేను ఒక ఆటోమొబైల్ను ఉదాహరణగా తీసుకున్నాను కాని ఇది లేత్స్ మిల్లింగ్ మెషీన్లు వంటి యంత్రాలతో కూడిన ఏదైనా మెకానికల్ వర్క్షాప్ నుంచి యంత్రాలు కావచ్చు బేరింగ్లు తిరిగే భాగాలు లేదా తిరిగే యంత్రాలు ఉన్నచోట బేరింగ్లు ఉంటాయి మరియు బేరింగ్ ఉష్ణోగ్రత కొలతపై నా దృష్టి ఉంటుంది కాబట్టి నేను తిరిగి వెళ్లి బ్లాక్ లెవెల్ సర్క్యూట్ డయాగ్రమ్స్ చూస్తాను 'నియోడైమియం మాగ్నెట్' 'neodymium magnet' తో కలిసి తిరిగే బేరింగ్ ఇక్కడ ఉంది ఆర్క్ ఒకటి ఇక్కడ ఉంది మరియు మరొక ఆర్క్ ఇక్కడ ఉంది ఇది తిరిగే బేరింగ్ మరియు ఇది అన్ని సమయాలలో తిరుగుతుంది

బేరింగ్ తిరిగేటప్పుడు దానికి అనుసంధానించబడిన ఆర్క్ అయస్కాంతాలు కూడా కదలికలో ఉంటాయి మరియు అవి కూడా తిరుగుతాయి ఇది బ్లూ కాయిల్ అంతటా తక్కువ మొత్తంలో ఎసి వోల్టేజ్ను ప్రేరేపిస్తుంది మరియు సెంటర్ ట్యాప్ లేనందున ప్రేరేపించబడిన వోల్టేజ్ రెక్టిఫైయర్ బ్లాక్ కు మార్చబడుతుంది నేను శక్తిని సేకరిస్తున్నందున నేను బ్రిడ్జ్ రెక్టిఫైయర్ను ఉంచవచ్చు ఈ 'బ్రిడ్జ్ డయోడ్ల' యొక్క 'ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్' సాధ్యమైనంత తక్కువగా మరియు సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తాను కాబట్టి నేను 'షాట్కీ డయోడ్ ' వాడతాను ఇది నాకు 0 3 వోల్ట్ల 'ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్' ఇస్తుంది

నేను 'షాట్కీ డయోడ్' 'Schottky diodes' ని ఎన్నుకుంటాను తద్వారా సేకరించిన శక్తిని నేను గరిష్టంగా పొందగలుగుతాను ఇది సాధారణంగా మనం సాధారణంగా చూడని 'బూస్ట్ కన్వర్టర్' నేను ఇక్కడ వ్రాశాను ఇది మైక్రోకంట్రోలర్ మరియు ఇది 1 8 వోల్ట్ల నుండి 3 6 వోల్ట్ల మధ్య పనిచేస్తుంది నేను దీని నుండి బయటపడినప్పుడు ఇది DC వోల్టేజ్ కాదు ప్రశ్న ఏమిటంటే నేను ఈ వోల్టేజ్ లేదా 1 8 నుండి 3 6 వోల్ట్ల మధ్య ఏదైనా వోల్టేజ్ను ఎలా ఉత్పత్తి చేయగలను దాని కోసం 250 పరిధిలో ఏదైనా వోల్టేజ్ తీసుకోగల ఈ 'బూస్ట్ కన్వర్టర్' ను నేను ఉపయోగించాల్సి ఉంటుంది ఇది సాధారణంగా వాడేది కాబట్టి ఇక్కడ పనిచేయదని నేను భావిస్తున్నాను కానీ నేను 400 మిల్లీవోల్ట్ల DC ని ఇన్పుట్గా ఉంచితే ఇది 1 8 వోల్ట్ల నుండి 3 6 వోల్ట్లకు నేరుగా ఉత్పత్తి చేయగలదు కాబట్టి 'బూస్ట్ కన్వర్టర్' యొక్క పని తీరు ఇలా ఉంచాలి ఈ 'బూస్ట్ కన్వర్టర్' రెండు అవుట్పుట్లను ఇస్తుంది Vldo ఒకటి అని మరొకటి Vout అంటారు LDO అంటే 'లో డ్రాపౌట్ రెగ్యులేటర్' 'Low Dropout Regulator' నేను ఏకాగ్రత ఉంచవలసిన అంశం Vout Vldo ఉంది చూడండి సమయం 0552 మరియు నేను Vout 2 8 వోల్ట్ల వద్ద ఉంచాలని ఆసక్తి గా ఉన్నాను లేదా అంత కంటే తక్కువ ఇది పనిచేసే పరిధి ఉంది కాబట్టి 2 వోల్ట్ల అవుట్పుట్ వోల్టేజ్ కోసం ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి నేను Vout ని 3 2 వోల్ట్లకు సెట్ చేస్తాను ఈ 'బూస్ట్ కన్వర్టర్' ఇక్కడ స్థిరమైన 400 మిల్లీవోల్ట్ ఇన్పుట్ కలిగి ఉంది ఇది ఉత్పత్తి చేసే మొదటి అవుట్పుట్ Vldo Vldo యొక్క ప్రత్యేకత LTC3105 అని పిలువబడే ఈ చిప్కు నిర్దిష్ట మైనది ఇది 'లో పవర్ అవుట్పుట్' low power output' అయినందు వలన అది 6 మిల్లీయాంపీయర్స్ కంటే ఎక్కువ పవర్ సంగ్రహించడానికి అనుమతించదు ఇక్కడ 6 మిల్లీయాంపీయర్స్ కంటే ఎక్కువ కరెంట్ ని తీసుకోలేము కాబట్టి Vldo ను కూడా సెట్ చేయవచ్చు మరియు నేను ఇచ్చిన వోల్టేజ్కు Vout ని సెట్ చేస్తే Vldo ఒక నిర్దిష్ట వోల్టేజ్లో ఉంటుంది కానీ ముఖ్యమన విషయం ఏమిటంటే Vldo ని హై పవర్ అనువర్తనాల కోసం ఉపయోగించలేను IoT మొత్తం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క రూపకల్పన నేను హై పవర్ అని చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం పదుల మొత్తంలో మిల్లీయాంపీయర్స్ అని 10 మిల్లీయాంపీయర్స్ మరియు 3 వోల్ట్లు చాలా ఎక్కువ పవర్ నేను 30 మిల్లీవాట్లని చెబితే అది ఎంబెడెడ్ సిస్టమ్ కు చాలా ఎక్కువ పవర్ నేను 3 వోల్ట్లు చెబితే 10 మిల్లీయాంపీయర్స్ చాలా ఎక్కువ పవర్ నేను 3 వోల్ట్లు మరియు 1 మిల్లీయాంపీయర్స్ అని చెబితే నేను ఇంకా 3 మిల్లీవాట్ల వద్ద ఉన్నాను

Vldo సహాయంతో నేను అధిక శక్తిని తీసుకోలేను మరియు నేను తీసుకోగలిగినది గరిష్టం గా 6 మిల్లీయాంపీయర్స్ ఇది డేటా షీట్ లో చూడవచ్చు నేను ఇప్పుడు డేటా షీట్ వివరాలను చర్చించను కాని ఆల్గోరిథమ్ చాలా ముఖ్యం

కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వద్ద స్థిరమైన 400 మిల్లీవోల్ట్ నుండి Vldo నాకు అందుబాటులో ఉన్నప్పుడు 'పవర్మక్స్ ' రెండు ఇన్పుట్లను తీసుకుంటుంది ఒకటి 'సూపర్ కెపాసిటర్ ' నుండి మరొకటి Vldo నుండి వస్తోంది నేను ఇక్కడ పెద్ద కెపాసిటర్ ను ఉంచినట్లయితే ప్లేట్లు మరియు కెపాసిటర్ యొక్క వైశాల్యం పెద్దవిగా ఉన్నందున ఎనర్జీ స్టోరేజ్ కు సమయం పడుతుంది ఇది నెమ్మదిగా పెరగాలి మరియు ఒక స్థిరమైన సమయంలో ఇది Vout 3 2 వోల్ట్ల వద్ద సెట్ అవ్వాలి ఏదేమైనా కెపాసిటర్ అంతటా ఆ సెట్ వోల్టేజ్ను చేరుకోవడానికి సమయం పడుతుంది ఇది ఈ కెపాసిటర్ విలువ పై ఆధారపడి ఉంటుంది

కాబట్టి Vldo నాకు తిరిగి సరఫరా చేస్తుంది Vldo నెమ్మదిగా 0 1 వోల్ట్ల నుండి 0 2 వరకు వచ్చి ఈ కెపాసిటర్ అంతటా 3 2 వోల్ట్ల వరకు చేరుకుంటుంది ఆ దశకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది గేథర్డ్ సోర్స్ నుండి ఇది 3 2 వోల్ట్లకు చేరుకోవడం మంచిది ఎందుకంటే ఉపయోగకరమైన పని చేయడానికి నేను దాన్ని ఉపయోగించగలను

ఇప్పుడు ఆ Vldo అనేది 'పవర్మక్స్ ' నుండి వచ్చిన మొదటి అవుట్పుట్ నేను ఇప్పుడు మైక్రోకంట్రోలర్ని ఆన్ చేసి హాల్ సెన్సార్ కు పవర్ నిచ్చాను మరియు మాగ్నెటిక్ ఫీల్డ్ విలువను పొందుతాను అనగా మునుపటి గ్రాఫ్ లో నేను చూపించిన ADC విలువ కాబట్టి 450 500 మరియు నేను చూపించిన సంఖ్యల పరిధి ADC కి చెందినది మరియు ఇది ఇక్కడ కనిపిస్తుంది

నేను హాల్ సెన్సార్ విలువను కనుగొని RAM లో నిల్వ చేస్తాను ఇన్పుట్ వద్ద సమృద్ధిగా శక్తి ప్రవాహం ఉన్నందున 'బూస్ట్ కన్వర్టర్' 'boost convertor' నుండి అవుట్పుట్ పెరగడం ప్రారంభమైనప్పుడు బూస్ట్ కన్వర్టర్ 'boost convertor' తగినంత మంచి ఇన్పుట్ ఉందని గ్రహించి పవర్ గుడ్ సిగ్నల్ అని పిలువబడే సిగ్నల్ ఇస్తుంది నేను దానిని వ్రాస్తాను పవర్ సిగ్నల్ మైక్రోకంట్రోలర్కు వచ్చిన మరుక్షణం పవర్ ని ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా 'పవర్మక్స్' Vido నుండి మారి ఉండేది ఇది మొదట Vsupply మరియు Vldo కి సమానం Vsupply Vout కి సమానం ఈ పరిస్థితి నెరవేరిన మరుక్షణంలో మైక్రోకంట్రోలర్ కంప్యూటేషన్ మరియు కమ్యూనికేషన్ వంటి హై పవర్ కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయిస్తుంది మైక్రోకంట్రోలర్ తక్కువ పవర్నిచ్చే 'బ్లూటూత్ డేటా ప్యాకెట్' పంపాలని నిర్ణయిస్తుంది ఎందుకంటే 'సూపర్ కెపాసిటర్' ప్రసారం చేయడానికి 'బ్లూటూత్ లో పవర్ ప్యాకెట్ ' కోసం తగినంత శక్తిని అందిస్తుంది అవుట్పుట్ Vout తగ్గుతుంది మరియు అది జరిగినప్పుడు 'Pgood సిగ్నల్' దాని అసలు స్థితికి తిరిగి వస్తుంది అంతేకాకుండా మైక్రోకంట్రోలర్ ఇంతవరకు పూర్తిగా ఆన్' స్థితిలో ఉన్న రేడియో వంటి పవర్ని వినియోగించే అన్ని బ్లాక్లను స్విచ్ ఆఫ్ చేయాలని నిర్ణయించుకుంటుంది అప్పుడు అది స్లీప్ మోడ్ కు వెళ్లి తదుపరి 'Pgood సిగ్నల్' కోసం వేచి ఉంటుంది తద్వారా ఇది మళ్లీ కమ్యూనికేట్ చేయగలదు

ఇది పిసిబి లో అమలు చేయబడిన బ్లాక్ రేఖాచిత్రం మరియు ఎంబెడెడ్ పరికరాల పవర్ నిర్వహణకు సంబంధించి ఇది ఒక ముఖ్యమైన అంశాన్ని సూచిస్తుంది ఎంబెడెడ్ పరికరాల కోసం శక్తి సేకరణ కూడా ముఖ్యం

IoT వ్యవస్థ యొక్క పనిని అర్థం చేసుకోవడానికి నేను ఇప్పుడు బేరింగ్ కొలతను ఫ్లోచార్ట్ లో చూపిస్తాను బేరింగ్స్ యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి మరియు పర్యవేక్షించడానికి ఏ IoT పరికరం లేదా వ్యవస్థ ఉపయోగించబడుతుందో ఫ్లోచార్ట్ లో తెలియాలి ఇది ఎలా కొలుస్తుందో కూడా సంగ్రహించాలి

ప్రతిదాన్ని మరోసారి రీక్యాప్ చేద్దాం ఇది మొదటి బ్లాక్ ని స్టార్ట్ బ్లాక్ అంటారు ఇది GPIO ఇనిషియలైజషన్ బ్లాక్ దీనిలో మైక్రోకంట్రోలర్కు ఇన్పుట్ లాంటి పవర్ గుడ్ సిగ్నల్ కాన్ఫిగర్ ఆకృతీకరించడం అయినది చేయబడింది మరియు GPIO లైన్ ఇన్పుట్గా కాన్ఫిగర్ చేయబడింది అన్ని పనులు GPIO ఇనిషియలైజషన్ బ్లాక్ లో జరుగుతాయి

'Pgood' సిగ్నల్ లో గా ఉన్నంతవరకు మైక్రో కంట్రోలర్ స్లీప్ కండిషన్ లో ఉంటుంది సిగ్నల్ లో గా ఉంటే కమ్యూనికేషన్కు సంబంధించి నేను ఏమీ చేయలేనని అర్థం Vldo అవుట్పుట్తో నేను సిగ్నల్ను గ్రహించగలను ఇది నేను Vldo ని ఉపయోగించగల చిన్న పాయింట్ కాబట్టి ఇది ఫ్లోచార్ట్ లో చూపబడదు హై లెవల్ వద్ద 'Pgood' లో గా ఉంటే మైక్రోకంట్రోలర్ స్లీప్కి వెళ్లి 'Pgood' ఎక్కువైన క్షణం మైక్రో కంట్రోలర్ లో గా మారి అనేక సెన్సార్లను ఎనేబుల్ చేయగలుగుతుంది

నేను నిల్వ చేయాలనుకుంటే మళ్ళీ ADC విలువను చదువుతాను మరియు 'Pgood' మంచిగా కొనసాగుతుందో లేదో తనిఖీ చేస్తాను Pgood లో లెవెల్ కి మారితే మైక్రోకంట్రోలర్ తిరిగి 'స్లీప్' లోకి కి వెళ్తుంది Vldo ఉపయోగించి నేను ఒక విలువను పొందుతాను నేను సెన్సార్ విలువను చదివి RAM లో నిల్వ చేయాల్సి ఉంటుంది Pgood తగినంత కాలం పాటు హై గా ఉంటే కెపాసిటర్ తగినంతగా ఛార్జ్ అయ్యిందని నాకు తెలుస్తుంది

ఇది సూపర్ కెపాసిటర్ ఇది ఛార్జ్ చేయబడుతుంది మరియు ఇది రేడియో సర్క్యూట్ కు అధిక పవర్ ని అందిస్తుంది హాల్ సెన్సార్ నుండి మైక్రోకంట్రోలర్ యొక్క ADC అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ పిన్లోకి పొందిన సెన్సార్ డేటాతో పాటు 'BLE' ప్రసారం సాధ్యమవుతుంది BLE ట్రాన్స్మిషన్ పూర్తయిన తరువాత సూపర్ కెపాసిటర్ దాని సాధారణ స్థిరమైన అవుట్పుట్ వోల్టేజ్ కంటే గణనీయంగా క్షీణించడం మూలంగా సిస్టమ్ స్వయంచాలకంగా ఆగిపోతుంది 'Pgood' కు మార్చడమే కాకుండా సిస్టమ్ మళ్లీ ప్రారంభ పరిస్థితికి వెళుతుంది పవర్ మేనేజ్మెంట్ ఫ్లో చార్ట్ అంటే ఇదే

నేను శక్తి సేకరణ భాగం గురించి ఒకటి చూపిస్తాను ఈ చిత్రంలో x అక్షం RPM లోని బేరింగ్ రొటేషన్ ను సూచిస్తుంది మరియు ఇది నేను సేకరించిన శక్తిని సూచిస్తుంది బేరింగ్ వేగం పెరిగేకొద్దీ RPM భ్రమణం పెరుగుతుంది శక్తిని సేకరించే అవకాశం 9 మిల్లీజౌల్స్ వరకు పెరుగుతుంది ఇది కనీసం 3 5 మిల్లీజౌల్స్ శక్తి నుండి సేకరించబడుతుంది కాబట్టి మొత్తం వ్యవస్థ సేకరించిన శక్తితో పనిచేయగలదని నిర్ధారించడానికి బేరింగ్ యొక్క వేగం ఒక ముఖ్యమైన అంశం బాల్ బేరింగ్ వ్యవస్థలో బేరింగ్ తిరుగుతుంది మరియు అది పనిచేయకపోవడం వల్ల వేడెక్కుతుంది కాబట్టి దాని ఉష్ణోగ్రతలో మార్పు ఉంటుంది మాగ్నెటిక్ ఫీల్డ్ లో మార్పు ఉన్నందున దీనిని 'నియోడైమియం అయస్కాంతాలు' 'neodymium magnets' గ్రహించగలవు ఇది హాల్ సెన్సార్ పసిగట్టి అయస్కాంత క్షేత్రాన్ని కొలిచే మైక్రోకంట్రోలర్ యూనిట్ కు తెలియజేస్తుంది బ్లూ కాయిల్ శక్తిని సేకరిస్తోంది ఈ కేబుల్లో ఉన్న మరియు 'రెక్టిఫైయర్ సర్క్యూట్' కు అనుసంధానించబడిన ఆర్క్ మాగ్నెట్స్ కారణంగా మరియు 'బూస్ట్ కన్వర్టర్' 'పవర్ మేనేజ్మెంట్ సర్క్యూట్ల' 'power management circuits' ద్వారా 'కండిషన్' చేయబడిన శక్తి ఈ 'సూపర్ కెపాసిటర్' లో నిల్వ చేయబడుతుంది సూపర్ కెపాసిటర్ మరియు మైక్రోకంట్రోలర్తో కూడిన పూర్తి సర్క్యూట్ ఇక్కడ ఉంచబడ్డాయి ఇక్కడ చిప్ యాంటెన్నా ఉంది ఇది బ్లూటూత్ లో ఎనర్జీ యాంటెన్నా దీని ద్వారా నేను ఉష్ణోగ్రతను పరోక్షంగా కొలిచాను నేను శక్తిని సేకరించి సెమీ IoT సిస్టమ్ ను నిర్మించాను ఇది సెమీ IoT సిస్టమ్ ఎందుకంటే ఏ భాగము యాక్చుయేషన్ లోకి రాలేదు మరియు నేను లూప్ ను క్లోజ్ చేయలేదు నేను బేరింగ్ను జామ్ చేయలేదు లేదా వాహనంపై ఎటువంటి జామ్ బ్రేక్ చేయలేదు లేదా లేత్ తిరగకుండా ఆపలేదు కనుకనే ఈ బేరింగ్ల అసాధారణ పరిస్థితిని చూడగలిగాను

బేరింగ్స్ అరిగిపోవడం పోకడలను చూడటానికి నేను పొందిన డేటాపై లోతైన విశ్లేషణ చేసిన తరువాత వాటిని భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అర్ధం చేసుకోవాలి తదుపరి మాడ్యూల్ లో విద్యుత్ నిర్వహణ గురించి చర్చిస్తాను ధన్యవాదాలు